కాబట్టి కాబట్టి ఒకే ఫేజ్ దశ రెండు వైర్ లైన్ యొక్క ఇండక్టెన్స్ ఇప్పుడే నేను మీకు రేఖాచిత్రాన్ని చూపించాను కాబట్టి ఇది ఒక ఇది మీది కాబట్టి ఇవి రెండూ సమానమైన I1 మరియు I2 కరెంటు ను తీసుకొని వెళ్లే కండక్టర్లు కానీ వ్యతిరేక దిశ లో ఎందుకంటే ఒకటి ఫేజ్ లోకి ప్రవేశించసిస్తున్నదానికి ఈ ప్లస్ గుర్తు మరియు మరొకటి చుక్క అంటే అది ఫేజ్ ను వదిలివెళ్లుచున్నదనిసరే కాబట్టి ఈ ప్రవాహాలు అయస్కాంత క్షేత్ర రేఖ లను ఏర్పాటు చేస్తాయి ఇవి పటం 3 లో చూపిన విధంగా కండక్టర్ల మధ్య అయస్కాంత క్షేత్ర రేఖలను చూపుతాయి కాబట్టి కండక్టర్ 1 యొక్క ఇండక్టెన్స్ అంటేఈ కండక్టర్ సరే అంతర్గత ప్లక్స్ కారణంగా21 సమీకరణం ద్వారా ఇవ్వబడనిది ఇది half ½ x 10 7 మీటర్ కు హెన్రీ అని చూశాము సరే కాబట్టి మీ ఊహను సులభతరం అయేలా మనం ఉహించ వచ్చును కండక్టర్ 1 లో కరెంట్ ద్వారా ఏర్పడే బాహ్య ప్లక్స్ నంతటిని సరే అన్ని కరెంట్ లను కండక్టర్ 2 కేంద్రం మధ్య కేంద్రం వరకు కలుపుతుందని మనం అనుకోవచ్చు అంటే కరెంట్ ద్వారా అన్ని బాహ్య ఫ్లక్స్ ఏర్పాటు మనం ఈ కరెంట్ ద్వారా ఈ బాహ్య ఫ్లక్స్ ఏర్పాటు చేసినప్పుడు సరే మీరు పిలిచే కండక్టర్ 1 కరెంటు సరే కరెంట్ అంతటిని కండక్టర్ 2 కేంద్రం వరకు కలుపుతుంది అంటే మేము ఫ్లక్స్ లైన్ను చేస్తేఈ కండక్టర్ 2 కేంద్రం వరకు అంతకు మించి కాదు ఈ కండక్టర్ యొక్క కేంద్రం వరకు అంతకు మించి కాదు మరియు ఇది మీ స్వచ్ఛమైన ఊహ కాబట్టి అదేవిధంగా కండక్టర్ 2 ఫ్లక్స్ మొత్తం కేంద్రం కింద కేంద్రానికి మించి ఏ కరెంట్ను లింక్ చేయదు ఇది మా ఊహ అంటే ఈ కండక్టర్ 1 తీసుకొనివెళుతున్న అదనపు కరెంట్ బాహ్య ప్లక్స్ ను నేను చూశాను అది రెండవ కండక్టర్ కండక్టర్ 2 కేంద్రం వరకు ఉన్న కరెంటు లను అనుసంధానిస్తుందని మాత్రమే అనుకుంటాము కానీ అంతకు మించి కాదు ఇది మా ఊహ తో చేస్తున్నాము సరే మరియు ఇది ఏ లింక్ను ఏ కరెంటు ను లింక్ చేయదు D అనేది r1 మరియు r2 కన్నా D ఎక్కువగా ఉన్నప్పుడు ఈ ఊహ చాలా ఖచ్చితమైన ఫలితాన్ని ఇస్తుంది అంటే ఈ దూరం D దూరం r1కన్నా చాలా ఎక్కువ ఈ కండక్టర్ యొక్క వ్యాసార్థం r1 మరియు ఈ వ్యాసార్థం r2 ఈ విధంగా బాహ్య ఫ్లక్స్ లింకేజ్ ప్రతిక్షేపించడం వలన కండక్టర్ 1 యొక్క ఇండక్టెన్స్ పొందటానికి D1r1 కు సమానం మరియు D2 సమీకరణం 26 లో D కి సమానం అంటే ఈ సమీకరణం అంటే ఈ సమీకరణం లో దీని నుండి మీకు తెలుసునని నేను మీకు చెప్పాను కాబట్టి ఈ సమీకరణం లో సమీకరణం 26 లో మనం చేస్తున్నది ఏమిటంటే మనం D1 సమానం గా r1 ను ప్రతికేపిస్తే D1r కు సమానం మరియు D2 సమీకరణం 26 లో D కి సమానం కాబట్టి నేరుగా మేము ఈ సమీకరణం లో ప్రతిక్షేపణ చేస్తున్నాము D1 మరియు D2 మీ D కి సమానం కాబట్టి అందువల్ల మీరు బాహ్య L1 ను పొందుతారు ఆ 2 ఇన్ టూ టెన్ పవర్ మైనస్ 7 ln Dr1 హెన్రీ మీటర్ గా పొందుతారు అందువల్ల కండక్టర్ 1 యొక్క మొత్తం ఇండక్టెన్స్ L1 చేత ఇవ్వబడినది ఇది అంతర్గత ఇండక్టన్స్ కి సమానం మనకు అది మనకు L1 హాఫ్ ఇంటూ టెన్ టూ ది పవర్ మైనస్ 7 12x10 7 కి ప్లస్ బాహ్య L1 గా వచ్చింది కాబట్టి ఇది కండక్టర్ 1 యొక్క మొత్తం ఇండక్టెన్స్ సరే అంటే మీరు ప్రతిక్షేపిస్తే L1 హాఫ్ ఇంటూ టెన్ టూ ది పవర్ ఆఫ్ మైనస్ 7 12 ప్లస్ 2 ఇంటూ టెన్ టూ ది పవర్ ఆఫ్ మైనస్ 7 ln Dr1 i మీరు ఈ రెండింటి లో 2 ఇంటూ టెన్ టూ ది పవర్ ఆఫ్ మైనస్ 7 కామన్ గా తీసుకొంటే ఈ పదం 14 ln Dr1 అవుతుంది కావున ఇది 1 4 ln Dr1 అవుతుంది ఇప్పుడు 2 ఇంటూ టెన్ టూ ది పవర్ ఆఫ్ మైనస్ 7ను మీరు ln ను వ్రాయండి ఈ 1 బై 4 ను మీరు e టూ ది పవర్ ఆఫ్ 1 4 అని వ్రాయవచ్చు కాబట్టి ఇది మీరు 14 గా వ్రాయవచ్చు ఎందుకంటే చివరికి ఇది 4 పైన 1 ln 14 ln అవుతుంది వాస్తవానికి 1 ఎందుకంటే logఇ బేస్ ఇ 1 కాబట్టి ఇది 1 కాబట్టి అందువల్ల మనం 1 కు ln e టూ ది పవర్ ఆఫ్ 1 4 ln e 14 ను వ్రాయవచ్చు కాబట్టి మనం వ్రాయగలిగేది సమానం గా ఉంటుంది ln ఈజ్ ఈక్వల్ టూ 2 ఇంటూ టెన్ టూ ది పవర్ ఆఫ్ మైనస్ 7 మైనస్ 7 ln D r1 e టూ ది పవర్ మైనస్ 1 4 హెన్రీమీటరు Henrymeter కి సమానం ఇది ఇలాంటిదే ఇది అలాంటి దే ఇది బ్రాకెట్ లో పదం ఇది ln e టూ ది పవర్ 1 4 ప్లస్ ln Dr1 ln D e టూ ది పవర్ 14 by r1 r1 ln D e టూ ది పవర్ e టూ ది పవర్ హారం లో ఉన్నందున అది అది r1 e టూ ది పవర్ మైనస్ 14 అవుతుంది కాబట్టి ఈ పదాన్ని మేము 2 ఇంటూ 10 టూ ది పవర్ మైనస్ 7 ln D r1 x e టూ ది పవర్ మైనస్ 14 హెన్రీ మీటరు గా వ్రాసాము లేదా ఇది మీరు సహజ లాగ్ 'ln' నుండి సాధారణ లాగ్ కు మార్చండి ఇది మీటరు పర్ హెన్రీ కాబట్టి దీన్ని కిలోమీటరు కు మిల్లీ హెన్రీ పర్ కిలోమీటరు కు గా మార్చండి ఇది మీరు చేయటానికి ఇది మీకొక చిన్న అభ్యాసం సరే మీరు ఈ ఉపన్యాసం వింటున్నప్పుడు మీరు దీన్ని సరిగ్గా చేయండి కాబట్టి మనం కేవలం ఈ సహజ log కు బదులుగా log తీసుకొన్నాము కాబట్టి మీరు దయ చేసి దానిని మార్చండి మరియు హెన్రీ ని గుర్తుంచుకుంటే మనం దానిని మిల్లీ హెన్రీ గా మార్చాము మరియు మీటర్ను మీరు కిలోమీటర్గా మార్చాలి కాబట్టి ఇది వాస్తవానికి 0 4605 log Dr1 అవుతుంది సరే r1 కు మిల్లీ హెన్రీ పర్ కిలోమీటరు గా ఇవ్వబడినది ఇక్కడ r1 r1e 4 కు అంటే 0 7788 r1 కి సమానం గా ఉంటుంది సరే కాబట్టి ఈ r1వాస్తవానికి కండక్టర్ యొక్క కల్పిత వ్యాసార్థం అని పిలుస్తారుసరే అంటే ఇండక్టెన్స్ ను తెలుసుకోవడానికి ఇది ఒక ప్రామాణిక సూత్రం సరే కాబట్టి log 0 ఇది ఒక్క కండక్టర్కు ఇప్పుడు ఈ వ్యాసార్థం r1 అనేది కల్పిత కండక్టర్ యొక్క వ్యాసార్థం ఇది మీరు ఊహించిన విధం గానే అంతర్గత ఇండక్టన్స్ లేదని మనం అనుకున్నాము సరే కాని వాస్తవ కండక్టర్ యొక్క అదే మొత్తం ఇండక్టెన్స్ కలిగి ఉంది అంటే అర్ధం ఏమనగా కల్పిత కండక్టర్ యొక్క వ్యాసార్థం అదే విధంగా కండక్టర్ 2 యొక్క ఇండక్టెన్స్ మీరు తెలుసుకో వచ్చు కాబట్టిఇదే విషయం L2 0 4605 log D కి సమానం కానీ కండక్టర్ యొక్క వ్యాసార్థం r 2 కాబట్టి ఇదిr2 కిలోమీటరు కు మిల్లీ హెన్రీ మరియు r2 కూడా అదే విధంగా 0 7788 ఇంటూ మీr2 కు సమానం r 1 r 2రెండు వ్యాసార్థాలు భిన్నం గా ఉంటే కాబట్టిr2 0 7788r 2 కు సమానం ఇది కిలోమీటరు కు మిల్లీ హెన్రీ సరే ఇది సమీకరణం 30 అందువల్ల సర్క్యూట్ల యొక్క మొత్తం ఇండక్టెన్స్ ఎందుకంటే ఒకటి కరెంటు వెళ్ళ డానికి మరొకటి తిరిగి వచ్చే మార్గం సరే కాబట్టి మొత్తం ఇండక్టెన్స్ను లూప్ ఇండక్టెన్స్ అంటారు సరే కాబట్టి సర్క్యూట్ల మొత్తం ఇండక్టెన్స్ L అనేది L1ప్లస్ L2 కు సమానం సరే కాబట్టి 0 4605 log D r1' ప్లస్ 0 అందువల్ల L 0 4605 log కు సమానం అప్పుడు మీరు రెండింటిని log D2 r1'r2 గా మార్చండి అది 0 4605 log D square root of r1 r2 మొత్తం స్క్వేర్ కి సమానం ఈ రెండూ ఇక్కడ కు వస్తుంది కాబట్టి ఇది 0 4605 x 2 log D r1 r2 సరే కాబట్టి 2 ఇంటూ 0 4605 ఈక్వల్ టు 0 921 log Dunder root of r1 ఇంటూ r2 మిల్లి హెన్రీ పర్ కిలోమీటర్ కాబట్టి ఇది మీ మొత్తం ఇండక్టరు ను లూప్ ఇండక్టెన్స్ అని పిలుస్తారు మరియు ఇది మీరు ఒక సర్క్యూట్ యొక్క మొత్తం ఇండక్టెన్స్ అని పిలిచే సూత్రం కాబట్టి ఇది సమీకరణం 31 ఇది miili HenryKilometer సరే అందువల్ల రెండు కండక్టర్లు ఒకేలా ఉంటే అంటే r1 r2 కు సమానం r కు సమానం అని మేము అనుకుంటాము అంటే మీరు పిలిచేది అవే అవే అంటే r1 r2 కు సమానం r కు సమానం r1 r2 r' అంటే మీr1 r2' r' కు సమానం కాబట్టి వ్యాసార్థం r r1 r2 r కు సమాన మని మేము అనుకుంటున్నాము సరే అందువలన r1 r2 r' కు సమానం కాబట్టి r కండక్టర్ యొక్క కల్పిత వ్యాసార్థం 0 7788 ఇంటూ r కు సమానం r' 0 7788 x r 921 log Dr మిల్లి హెన్రీ పర్ కిలోమీటరు కు milli Henrykilometer అవుతుంది ఇది సమీకరణం 32 సరే కాబట్టి ఇప్పుడు సమీకరణం 32 టు వైర్ లైన్ యొక్క ఇండెక్టున్సు ను ఇస్తుంది దీనిలో ఒక కండక్టర్ మరొక దానికి రిటర్న్ కండక్టర్గా పని చేస్తుంది దీనిని లూప్ ఇండక్టెన్స్ అంటారు సరే ఎందుకంటే మీరు క్లిష్టమైన సర్క్యూట్ను పరిశీలిస్తున్నారు సరే ఒకటి ఇన్ కమింగ్ మరొకటి అవుట్ గోయింగ్ కాబట్టి పూర్తిగా దీనిని లూప్ ఇండక్టెన్స్ అంటారు సరే కాబట్టి ఇది ఇప్పుడు సమీకరణం 29 నుండి అంటే ఈ సమీకరణం ఇప్పుడు సమీకరణం 29 నుండి అంటే ఈ సమీకరణం ఈ సమీకరణం 29 కండక్టర్ 1 యొక్క ఇండక్టెన్స్ వ్రాయవచ్చు అది ఇలా 0 4605 log Dr ఇవ్వబడినందున మీరు ఈ సమీకరణాన్ని ఏమి చేస్తారు మీరు 0 4605 log 1r వ్రాస్తారు ఇక్కడ r1 r2 r కి సమాన మని ఊహిస్తున్నాము కాబట్టి r11 కు బదులుగా నేరుగా r' అర్థమయ్యేలా మేము వ్రాస్తున్నాము ఎటువంటి గందరగోళం ఉండ కూడదని కాబట్టి 0 4605 log1r మరియు రెండవ పదం 0 4605 log D1 1 r కానీ మేము కొన్ని కారణాల వల్ల 1 ని పెడుతున్నాము కాబట్టి ఇక్కడ ఇది 1 r సరే ప్లస్ 0 4605 log D1 మిల్లి హెన్రీ పర్ కిలోమీటరు milliHenrykilometer ఇది సమీకరణం 33 కాబట్టి మీరు ఈ రూపం లో ఉంచిన ఈ సమీకరణాలు ఎందుకంటే మా లక్ష్యం కొన్ని సాధారణమైన సూత్రాన్ని కనుగొనడం సరే అందువల్లఅదేవిధంగా కండక్టర్ 2 కోసం సరే ఇది సమీకరణం 34 అదేవిధంగా మనం L2 ను వ్రాయగలిగే విధంగా కండక్టర్ 2 యొక్క ఇండక్టెన్స్ 0 4605 log D1 మిల్లి హెన్రీ పర్ కిలోమీటరు కి సమానం ఇది సమీకరణం 34 కండక్టర్లు రెండూ ఒకేలా ఉన్నందున మనం L1 ను L2 కు సమానం అని L కి సమానం అవి ఒకటే అందువల్ల కిలోమీటరు పొడవు వున్న లైన్ కు ఇండెక్టన్స్ పర్ ఫేజ్ L 0 4605 log కు సమానం ఇప్పుడు మనం సాధారణంగా వ్రాస్తున్నాము ఇండెక్టన్స్ ఫేజ్kilometer lenth of line అనేది 0 4605 log 1r' ప్లస్ 0 4605 log D1 mHKm కి సమాన మని ఇది సమీకరణం 35 ఎందుకంటే మనం వ్రాస్తున్నాం L1 ను L12 కు సమానం ఇప్పుడు ఈ సమీకరణం 35 నుండి మొదటి పదం కండక్టర్ యొక్క కల్పిత వ్యాసార్థం యొక్క ఫంక్షన్ మాత్రమే అని స్పష్టమవుతుంది ఈ పదం r యొక్క ఫంక్షన్ మాత్రమే మరియు రెండవ పదం D యొక్క ఫంక్షన్ మాత్రమేసరే కాబట్టి ఇక్కడ మొదటి పదం ఆ సమీకరణం 35 కావచ్చు అంటే ఈ పదాన్ని అంతర్గత ప్లక్స్ రెండింటి కారణంగా ఇండక్టెన్స్ అని నిర్వచించవచ్చు మరియు మీ 1 మీటర్ వ్యాసార్థానికి కండక్టర్ 1 నుండి బాహ్యానికి బాహ్యంగా ఉంటుంది అంటే ఈ పదం మొదటి పదాన్ని అంతర్గత ప్రవాహంఅంతర్గత ప్లక్స్ మరియు కండక్టర్కు బాహ్యం గా 1 మీటర్ వరకు వ్యాసార్థం వరకు ఇండక్టెన్స్గా నిర్వచించవచ్చు అందుకే r1 ఇప్పుడు ఈ సమీకరణం 35 నుండి మొదటి పదం కండక్టర్ యొక్క కల్పిత వ్యాసార్థం యొక్క ఫంక్షన్ ప్రమేయం మాత్రమే అని స్పష్టమవుతుంది ఈ పదం r1 యొక్క ఫంక్షన్ మాత్రమే మరియు రెండవ పదం D యొక్క ఫంక్షన్ మాత్రమే సరే కాబట్టి ఇక్కడ మొదటి పదం ఆ సమీకరణం 35 కావచ్చు అంటే ఈ పదాన్ని రెండింటి కారణంగా అంటే అంతర్గత ప్లక్స్ మరియు బాహ్య ఫ్లక్స్ మీ ఒక మీటర్ వ్యాసార్థం గల కండక్టర్ 1 నుండి బాహ్యానికి బాహ్యం గా ఉన్నపుడు బాహ్య ఫ్లక్స్ సరే అంటే ఈ పదం మొదటి పదాన్ని రెండింటి కారణంగా అంతర్గత ఫ్లక్స్ మరియు కండక్టర్కు బాహ్యంగా 1 మీటర్ వరకు వ్యాసార్థం వరకు ఇండక్టెన్స్గా నిర్వచించవచ్చు అందుకే r1 అదేవిధంగా రెండవ పదం అదేవిధంగా సమీకరణం 35 యొక్క రెండవ పదం సరే అంటే ఈ పదం సమీకరణం 35 యొక్క రెండవ పదం సమీకరణం 35 యొక్క రెండవ పదం సరే కండక్టర్ అంతరం దూరం మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది ఎందుకంటే ఆ కండక్టర్ మధ్యదూరం D కండక్టర్ అంతరం మరియు దీనిని ఇండక్టెన్స్ స్పేసింగ్ ఫ్యాక్టర్ అంటారు సరే కాబట్టి ఇది రెండవ పదంసరే కాబట్టి ఈ పదాన్ని ఇండక్టెన్స్ స్పేసింగ్ ఫ్యాక్టర్ అంటారు తరువాత దీని నుండి మనం కొన్ని సాధారణీకరణ విషయాలను చూస్తాము ఇప్పుడు తదుపరి విషయం ఆ స్వీయ మరియు పరస్పర ఇండక్టన్స్ సరే మీరు సింగిల్ ఫేజ్ టు వైర్ లైన్ను రెండు అయస్కాంత కపుల్డ్ కాయిల్స్ గా చూశారని అనుకుందాం కాబట్టి కరెంట్ ఒక సందర్భం లో ఇది డాట్ కన్వెన్షన్ ప్రస్తుతం డాట్ లోకి ప్రవేశించినట్లే తీసుకోబడింది కాబట్టి మీరు దానిని తీసుకుంటే అది చుక్క ను వదిలి వెళ్ళి తే అది మైనస్ కానీ ఈ సందర్భంలో రెండు చుక్కలు ఇక్కడే తీసుకోబడతాయి కాబట్టి ఒకటి లోపలకు మరొకటి బయటకు వెళ్ళుచున్న మార్గం కాబట్టి I1వాస్తవానికిI1 మైనస్I2 కు సమానం కానీ దిశ ఈ విధంగా తీసుకోబడుతుంది మరియు అవి చుక్క లోకి ప్రవేశిస్తాయి అవి ప్రతి కండక్టర్ యొక్క చుక్క మరియు స్వీయ ఇండక్టెన్స్ 1 లోకి ప్రవేశిస్తున్నాయి మరియు ఈ కండక్టర్ 1 దీని యొక్క స్వీయ ఇండెక్టన్స్ L1 1 కండక్టర్ 2 యొక్క స్వీయ ఇండెక్టన్స్ L22 మరియు పరస్పర ఇండెక్టన్స్ వాటి మధ్య M12 M21 కు సమానం సరే కాబట్టి ఇది సింగిల్ ఫేజ్ 2 వైర్ లైన్ ను రెండు magnetically coupled coils అయస్కాంతపు తీగ చుట్టలు కపుల్డ్ కాయిల్స్ గా చూస్తారు అందువల్ల పటం 3 అయిన సింగిల్ ఫేజ్ టూ వైర్ లైన్ కోసం ప్రతి ఫేజ్ కు ఇండక్టెన్స్ పటం 3 ని చూడండి పట్టుకోండి నేను మీకు మళ్ళీ చూపిస్తాను ఇది మీ పటం 3 ఇది మీ పటం 3 సరే కాబట్టి ఈ సర్క్యూట్ ను కూడా మేము అయస్కాంత కపుల్డ్ సర్క్యూట్ వలె తీసుకుంటున్నాము సరైన ప్రాతినిధ్యం ఇలా ఉంటుందిఇది వాస్తవానికి మీ పటం 3 కాబట్టి ప్రతి కండక్టర్ యొక్క స్వీయ ఇండక్టెన్స్ పరంగా కూడా వ్యక్తీకరించవచ్చు మరియు అవి ఇక్కడ సూచించబడిన విధంగా పరస్పర ఇండక్టెన్స్ తరువాత పటం 4 గుర్తించబడింది సరే కాబట్టి L11 మరియు L22 మరియు మ్యూచువల్ ఇండక్టెన్స్ M12 ద్వారా వర్గీకరించబడిన రెండు కాయిల్స్ ద్వారా ప్రాతినిధ్యం వహిస్తున్న సింగిల్ ఫేజ్ సర్క్యూట్ ను మనం పరిశీలిద్దాం నా ఉద్దేశ్యం ఇది ఒకటి ఇది సరే కాబట్టి అందుకే పటం 4 ఇది పటం 4సరే సింగిల్ ఫేజ్ లైన్ అయస్కాంత కపుల్డ్ కాయిల్స్ వైపు చూపిస్తున్నదిది మరియు డాట్ సింబల్ చూపిన అయస్కాంత ధ్రువణత లను డాట్ గుర్తు చే చూపబడినది ఇప్పుడు ఫ్లక్స్ లింకేజ్ 1మరియు 2 ఆ డాట్ కరెంట్ ప్రవేశిస్తున్నడాట్ గా వ్రాయవచ్చు కాబట్టి మనం పాజిటివ్ 1 ను తీసుకుంటాము కాబట్టి మీరుఫ్లక్స్ లింకేజ్ λ 1 ఈజ్ ఈక్వల్ టు L11I1M12 I2 సరే దీనికి కరెంట్ I2 కారణం కాబట్టి M12I2 ఇది సమీకరణం 36 అదేవిధంగా λ2 కొరకు M21 I1 ను M12 M21 కి సమానం కాని మనకు గణిత దృక్పథం నుండి M21I1 L 22I2 అని వ్రాస్తాం సరేఇది సమీకరణం 37 ఇది ప్లస్ ప్లస్ ఇక్కడ కూడా ప్లస్ గుర్తుఇక్కడ కూడా ప్లస్ గుర్తు ప్లస్ గుర్తు ఎందుకంటే రెండు సందర్భాలలో మనం భావించ వచ్చును dot కరెంటు ప్రవేశిస్తున్నట్లు గా సరే ఇప్పుడు కానీ కరెంట్ I1 లోపలి కి వచ్చేది మరొకటి బయటకు పోయేది కానీ మీరు I2 ని మైనస్ I1 కి సమానం అని కాబట్టి మీరు I2 ని మైనస్ I1 గా మొదటి సమీకరణం లో వ్రాస్తే ఉంచితే I2 ని మైనస్ I1 గా మరొక సమీకరణం లో వ్రాస్తే సమీకరణం మనం రెండింటి నీ పొందుతాము I2 ఒక సమీకరణానికి మైనస్ I 1 కు సమానం అని I 1 ను మైనస్ I 2 కు సమానం అని మరొక సమీకరణం లో సరే మీరు ఉంచినట్లయితే λ1 ఈజ్ ఈక్వల్ టూ బ్రాకెట్ లో L11 మైనస్ M12 బ్రాకెట్ తర్వాత ఇంటూ I1కి సమానం ƛ1 x I1 ఇది సమీకరణం 38 అదేవిధంగా 2 ఈజ్ ఈక్వల్ టూ బ్రాకెట్ లో మైనస్ M 21 ప్లస్ L 22 బ్రాకెట్ తర్వాత ఇంటూ I2కి సమానం ƛ2 M 21 L22x I2 ఇది 39 సరే అందువల్లమనం L1ను L11 M12 కు సమానంL1 L11 M12 అని వ్రాయవచ్చు అంటే ఇది మీ L1 మరియు L2 మైనస్ M21 ప్లస్ L22 కు సమానం ఇది మీ L2 ఇది సమీకరణం 40 ఇది సమీకరణం 41 సరే అందువల్ల మీరు 40 మరియు 41 సమీకరణాలను 33 మరియు 34 సమీకరణాలతో పోల్చండి అవును కాబట్టి ఈ సమీకరణం 40 సమీకరణం 40 మీరు 33సరే సమీకరణం తో పోల్చండి కాబట్టి మీరు మీ సమీకరణం 40 ని 33 తో పోల్చినట్లయితే కాబట్టి ఇది మీ 33 సరే సమీకరణం కాబట్టి మీరు ఏమి చేయగలరు మీరేమి చేస్తారంటే నేను ఇక్కడ దానిని పెడుతున్నా ఇలా చూడండి కొంచెం ఆగండి ఈ సమీకరణం 33 ఇది ఇలా వ్రాయబడినది నేను 33 సమీకరణాన్ని మళ్ళీ వ్రాస్తున్నాను 33 నేను సమీకరణాన్ని తిరిగి వ్రాస్తున్నాను 33 సరే కాబట్టి ఈ సందర్భంలో ఈ సందర్భంలో మ L L1 0 4605 log1 కి r ప్లస్ 0 4605 లాగ్ D కి 1 కు సమానం మీరు L 1 ను వ్రాయగలిగేది R పై 0 4605 లాగ్ 1 కు సమానం కాబట్టి మైనస్ 0 4605 లాగ్ నేను D కి బదులుగా 1 ద్వారా వ్రాస్తున్నాను అది మైనస్ ఇక్కడ తీసుకోబడింది కాబట్టి D పై 1 ఇది వాస్తవానికి మీ సమీకరణం 33 ఇప్పుడు మేము ఈ సమీకరణం 33 ని మీ సమీకరణం 40 తో పోల్చాము ఇది ఇప్పుడు సమీకరణం 33 మరియు తరువాత నేను సమీకరణం 40 ను ఉంచితేL1 అంటేL1 L11 మైనస్ M12 కు సమానం కాబట్టి మీరు ఈ రెండు సమీకరణములను 40 మరియు 41 పోల్చినప్పుడు ఇది అయే దాకా కొంచం ఆగండి కాబట్టి మీరు వాస్తవానికి L11 ను పోల్చినప్పుడు L11 దీనికి సమానం మీL11 మీ 40 మరియు 33 లను సరిపోల్చినపుడుకు సరే సమానం కాబట్టి L11 నేను r కుడి వైపున 0 4605 log 1r' వ్రాస్తున్నానుసరే మరియు M12 ఇది ఇక్కడ ఉందిL11 మైనస్M12 ఇప్పటికే మైనస్ గుర్తు ఇక్కడ ఉంది కాబట్టి M12మీ 0 కాబట్టి ఇది మనం పోల్చి చూస్తే మనం ఈ రెండింటినీ పోల్చుతున్నాం అందుకే మీరు L2L 22 కోసం అదేవిధంగా ఉన్నప్పుడు 41 మరియు 34 ను పోల్చినప్పుడు కూడా రెండూ ఒకే విధంగా ఉంటాయి అందువలన L1L 11 కు సమానం L వాస్తవానికి ఇది 0 4605 log 1r కిలోమీటరు కు r మిల్లీ హెన్రీపై 0 4605 లాగ్ ఇది సమీకరణం 42 మరియుM12 మరియు M21 అదే 0 4605 log 1D కు D మిల్లీ హెన్రీకిలోమీటరు కాబట్టి D1 ని మైనస్ తీసుకొంటే ఇక్కడ log 1D అవుతుంది కాబట్టి ఇది వాస్తవానికి L11 మరియు ఇది వాస్తవానికి M12 కాబట్టి ఇది ఇలా మనం ఏ విధంగా పోలుస్తామో అలా అదే విషయం ఆగండి కాబట్టి ఇప్పుడు ఇది మీరు చూసారు మనం చూశాం రెండో కండక్టర్ల కు సరే ఒకటి వెళ్లినట్టు మరొకటి వస్తున్నట్లు ఇప్పుడుమీరు n సంఖ్య ల కండక్టర్లలను కలిగివుంటే సరే పైన వివరించిన విధానంస్వీయ మరియు పరస్పర ఇండక్టన్స్ లనుకండక్టర్లసమూహానికి పొడిగించవచ్చును విస్తరించ వచ్చును పేజర్ కరెంట్స్లుI1 I2 Inలనుతీసుకొని వెలుచున్న n కండక్టర్లను పరిశీలిద్దాం సరే కాబట్టి మీకు కండక్టర్ల సంఖ్య n కండక్టర్ల సంఖ్య ఉంది మరియు మేము దానిని I1 I2 In 0 కు సమానం చేయవచ్చు ఇది సమీకరణం 44 కాబట్టి కండక్టర్ I యొక్క ఫ్లక్స్లింకేజ్స్ కోసం సాధారణీకరించిన సూత్రం 1 చేత ఇవ్వబడుతుంది 1 ఈజ్ ఈక్వల్ టూ పెద్ద అక్షరం Li i Ii ప్లస్ j ≠0 ji నుండి n వరకు సిగ్మా లోపల Mi j Ii అంటే 1 Li i Ii j ≠0 ji n Mi jIi ఇది సమీకరణం 45 సరే లూప్ ఇక్కడ మనం 2 కండక్టర్ల కోసం మాత్రమే వ్రాసాము L1 L11 మైనస్ M12 కు సమానం మీకు మరొకటి అయితే మరో పదం జోడించబడుతుంది కాబట్టి దీనికి బదులుగా ఇది మీది అందుకే ఇది మీ 1 సరే 1ప్రాథమికంగా L11 మైనస్ M12 L1కు సమానం అయితే ఈ గుర్తు మైనస్ గుర్తు వస్తుందిఎందుకంటే కరెంట్ ఈ i j దిశ వల్ల కాబట్టి సాధారణంగా ఈ 1కు బదులుగా i మనం i వ కండక్టర్ కోసం వ్రాయవచ్చు i ఈజ్ ఈక్వల్ టూ Li i పెద్ద L ప్రత్యయం i i అనగా Li i ఇంటూ Iiప్లస్ j ఈక్వల్ టూ ఒకటి నుండి n వరకు మరియు j నాట్ ఈక్వల్ టూ i సిగ్మా లో Mi jఇంటూ Ijఅనగా 1 Li i Ii j ≠0 ji n Mi jIj ఇది కండక్టర్ i యొక్క ఫ్లక్స్ లింకేజీ కి సాధారణీకరించిన సూత్రం కాబట్టి ఈ సాధారణ విషయం నుండి చిన్న విషయం మేము ఈ సాధారణీకరించిన సూత్రాన్ని ఇస్తున్నాము ఈ సూత్రం ఇతర విషయాల కోసం మళ్లీ మళ్లీ చూస్తుంది కాబట్టి కండక్టర్ i యొక్క ఫ్లక్స్ లింకేజ్ కోసం ఇది ఈ గణిత సమీకరణాలు చాలా ముఖ్యమైనవి కాబట్టి ఇది వాస్తవానికి సమీకరణం 45 కాబట్టి అది అలా ఉంటే అది ఆపితే మీకు ఇది ఉంటే మీరు కలిగి ఉంటే అందువల్ల మనం చూశాము λ ని మీరు దీనిని పిలుస్తారు λ 0 4605 అన్ని సందర్భాల్లోనూ ఇది సాధారణ విషయం కాబట్టి ఈ సందర్భంలో మనం చూసినది ఏమిటంటే λ దీనిని 0 4605 అని రాయవచ్చు కామన్ తీసుకోండి Ii ఇంటూ log1r అదే ఫార్ములా ను మనం ఉపయోగిస్తున్నాము ప్లస్ Ijlog 1Di jను j 1 నుండి n వరకు సమానం j నాట్ ఈక్వల్ టూ i మిల్లి వెబర్ టర్న్స్ పర్ కిలోమీటరు కి కాబట్టి అక్కడ మనం రెండు పదాలను చూశాము అక్కడ రెండు పదాలను చూశాము అక్కడ మనం చూసిన మొదటి పదం rr' రెండవ పదం 0 4605 log D1 మరియు ఇది 0 4605 log ఇది మొదటి పదం ఇది రెండవ పదం పరస్పర పదం అనగా ఈ రెండు పదాలలో 0 కాబట్టి ఈ సందర్భంలో ఈ సందర్భంలో కాబట్టి ఈ పరస్పర పదం మనం వ్రాస్తున్నది అదే వ్రాస్తున్నది D1 ఇవ్వబడింది కాబట్టి మీరు సాధారణము గా j ను 1 నుండి n కు సమానం చేయండి I ilog 1Di j j నాట్ ఈక్వల్ టూ i మరియు 0 4605 కామన్ మొదటి పదం Ii log 1r సరే కాబట్టి ఈ ఫ్లక్స్ లింకేజ్ ఫార్ములా మళ్లీ మళ్లీ ఉపయోగించబడుతుంది సరే మీరు వేరే అమరిక యొక్క ఫ్లక్స్ లింకేజీలను లెక్కించడానికి మీరు పిలిచేది ఇప్పుడు ఇక్కడ ఒక పటం ఉంది వాస్తవానికి నేను పుస్తకం నుండి తీసుకున్న ఈ పటం ను జాగ్రత్తగా తనిఖీ చేస్తాను కాని ఈ పటం వాస్తవానికి సరియైనది కాదు కాబట్టి మనం దాన్ని సరిదిద్దుదాం దాన్ని సరిదిద్దుదాం దీని చుట్టూ ఎన్ని కండక్టర్లు ఉన్నాయో మొదటి రెండవ మూడవ పొర ఈ లెక్కింపు సరిపోవటం లేదు కాబట్టి ఈ పటాన్ని మీరు చేయకూడదని నేను మీకు చెపుతాను సరే కాబట్టి పటం 5 కాబట్టి తరువాతది కండక్టర్ల రకం కాబట్టి సాధారణం గా ఉపయోగించే ట్రాన్స్మిషన్ లైన్ కండక్టర్లు ఎల్లప్పుడూ ప్రామాణికం గా నిలుస్తాయి సరే అవసరమైన మృదుత్వము ను అందించడానికి మరియు ప్రామాణికమైన కండక్టర్ లను మిశ్రమ కండక్టర్లు అని కూడా అనవచ్చునుసరే అవి 2 లేదా అంతకంటే ఎక్కువ మూలకాలను కలిగి ఉంటాయి లేదా అవి 2 లేదా అంతకంటే ఎక్కువ మూలకాలను కలిగి ఉంటాయి లేదా విద్యుత్తు గా సమాంతరంగా నిలబడతాయి కాబట్టి ఈ configuration లో ఎన్ని కండక్టర్లు ఎక్కడ అని నేను మీకు ఫార్ములా ఇస్తాను కాబట్టి బయటి ఉన్న వన్నీపూర్తిగా తెల్లగా ఉన్నప్పుడు అది అల్యూమినియం స్ట్రాండ్ మరియు లోపల స్టీల్ స్ట్రాండ్ ఇది స్టీల్ స్ట్రాండ్ షేడెడ్ చేసినది మరియు మరొకటి ఈ అల్యూమినియం స్ట్రాండ్ కేవలం యాంత్రిక బలాన్ని పెంచడానికి మనం అది ఇస్తాముసరే t కాబట్టి ప్రసార మార్గాల కోసం ఉపయోగించే కండక్టర్ ప్రామాణికం గా ఉన్న రాగి కండక్టర్లు హాలో hollow ఖాళీ రాగి కండక్టర్లు మరియు అల్యూమినియం కండక్టర్ స్టీల్ రీన్ఫోర్స్డ్ అంటే ACSR అంటే మనం అల్యూమినియం కండక్టర్ స్టీల్ రీన్ఫోర్స్డ్ అని పిలుస్తాము ఓవర్ హెడ్ ట్రాన్స్మిషన్ లైన్లలో ACSR కండక్టర్ సాధారణంగా ఉపయోగించబడుతుంది సరే ఆ ACSR కండక్టర్ అని మనం చూస్తాము అల్యూమినియం కండక్టర్ యొక్క తక్కువ తన్యత బలం అధిక తన్యత బలం ఉన్న కేంద్ర స్ట్రాండ్ను అందించడం ద్వారా తయారు చేయబడింది స్టీల్ సరే కాబట్టి కేంద్ర strands తంతువులు ఇవి వాస్తవానికి ఉక్కు సరే వాస్తవానికి ఉక్కు స్ట్రాండ్స్ తంతువులు సరే కాబట్టి ACSR కండక్టర్లకు కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి నేను దేనిని కోల్పోకూడదని అలాంటివి వ్రాశాను సరే సమాన రెసిస్టెన్స్ Resistance యొక్క రాగి కండక్టర్ల కంటే ఇది చౌకైనది కండక్టర్ యొక్క పెద్ద వ్యాసం కారణంగా కరోనా నష్టాలు తగ్గుతాయి కాబట్టి ఇది రెండవ పాయింట్ మరియు మూడవ బిందువు మరియు మూడవ బిందువు అది ఉన్నతమైన యాంత్రిక బలం ను కలిగి ఉంది మరియు అందువల్ల వ్యవధి చాలా ఎక్కువ దీని వలన ఒక నిర్దిష్ట పొడవైన ట్రాన్స్మిషన్ లైన్ కు తక్కువ మోతాదు లో సహకారం మరియు యాంత్రిక బలం లభిస్తుంది ఈ విషయం మీరు మీ ఉన్నతాధికారి ని చాలా గట్టిగా పిలిచినప్పుడు 2 టవర్ల మధ్య వ్యవధిని పెంచవచ్చు అలాంటి టవర్ల సంఖ్య తక్కువగా ఉంటుంది సరే కాబట్టి దీనికి ఉక్కు స్ట్రాండ్ కేంద్రం గా ఉన్నందున అది ఉన్నతమైన యాంత్రిక బలాన్ని కలిగి ఉంది సరే కాబట్టి బ్రాకెట్లోని మొత్తం స్ట్రాండ్స్ తంతువుల సంఖ్య ఏకీకృత కేంద్రాలతో కూడిన కండక్టర్లో ఉంటుంది ఏకరీతి వ్యాసం D యొక్క తంతువులతో నిండిన మొత్తం వార్షిక స్థలం D ఒక సూత్రం ద్వారా ఇవ్వబడుతుంది మీ పొరల సంఖ్యను మీరు ఎందుకు పిలుస్తారు అనే సూత్రం S 3 y స్క్వేర్ మైనస్ 3 y ప్లస్ 1 కు సమానం S3y2 3y1 అంటే మీరు ఈ సూత్రాన్ని చెబితే ఇది ఒకటి S ఈజ్ ఈక్వల్ టూ 3y స్క్వేర్ మైనస్ 3y ప్లస్ 1అనగా S3y2 3y1 మొదటిదానికి y 1 ప్రతిక్షేపిస్తే మీకు S 1అని వస్తుంది Y 2 ప్రతిక్షేపిస్తేగా మీకు వస్తుంది S 2 3x 2212 మైనస్ 3x2 6 ప్లస్ 1అంటే3x 22 3x2 1 ఇది 7 1 ప్లస్ 6 అప్పుడు y 3 కి S మీ 3 x32 27 మైనస్ 3x3 18 ప్లస్ 1 19 కాబట్టి 1 6 1219 కాబట్టి y 4 కి ప్రతిక్షేపిస్తే అప్పుడు S 1 6 12 18 37 కి సమానం అంటే ఈ రేఖాచిత్రం లో అంటే ఈ రేఖాచిత్రం లో వాస్తవానికి y 1 కి సమానమై నప్పుడు మొదటి కేంద్రం వద్ద y2 అయిన 1 ప్లస్ 6 7 కు సమానం గా ఉన్నప్పుడు కావున రెండవ పొర ఇది 6 కండక్టర్లు Y3 మూడవ పొర ఉన్నప్పుడు 12 కండక్టర్స్ 1 ప్లస్ 6 ప్లస్ 12 ఉంటుంది 1 6 12 మనకు 12 రావడం లేదు కాబట్టి ఈ రేఖాచిత్రం తప్పు కాబట్టి దీని చుట్టూ పన్నెండు కండక్టర్ సరే మరియు తరువాత ది మీరు నాల్గవ దానికి వెళితే అప్పుడు 18 కండక్టర్లు ఉంటాయి మరియు చివరిది ఇక్కడ 1 2 3 4 పొర ఉంటుంది కాబట్టి మొత్తం చివరి పొర 18 కండక్టర్లు అవుతాయి కానీ మొత్తం 37 అవుతుంది కాబట్టి సరే కాబట్టి మీరు దానిని మీ స్వంతంగా చేసుకో వచ్చుసరే కాబట్టి ఇది విషయం కాబట్టి ఈ రేఖాచిత్రం ఇది మా లెక్కింపు ఇది 12 కన్నా తక్కువ అని నేను అనుకుంటున్నాను అది సరైనది కాదు కాబట్టి కొన్ని డ్రాయింగ్ లోపం ఉంది అంటే మొత్తం వ్యాసం దానికి ఇవ్వబడిన మొత్తం వ్యాసం D ఈజ్ ఈక్వల్ టూ ఈజ్ ఈక్వల్ టూ 2 y మైనస్ 1 D కి సమానంఅంటే D' D y 1 అయితే D D కి సమానం y 2 అయితే అప్పుడు D' 3D మరియు అందువలన ఉంటుంది కాబట్టి ఇది strandaded కండక్టర్ D' యొక్క మొత్తం వ్యాసం D ఈజ్ఈక్వల్ టూ 2 y మైనస్ 1 ఇంటూ D కు సమానం అంటే D' D ఇది సమీకరణం 48